రిఫ్లెక్టర్ యాంటెన్నా సిస్టమ్లపై ఈ ఎన్పిటిఈఎల్ ఉపన్యాసానికి స్వాగతం కాని వాస్తవానికి అక్కడకు వెళ్ళే ముందు చివరి ఉపన్యాసంలో కారుగేటేడ్ హార్న్ గురించి చర్చించాము ఆ సమయంలో నేను మీకు కొన్ని రేఖాచిత్రాలను చూపించడం మర్చిపోయాను కాబట్టి కారుగేటేడ్ కొనికల్ హార్న్ ఇది కొనికల్ గా ఉంటుంది కాని కారుగేటేడ్ విభాగం ఇన్పుట్ ఫీడింగ్ విభాగంలో టేపర్ చేయబడినదిగా కనిపిస్తుంది మరియు అప్పుడు రేడియేటింగ్ జోన్లో లేదా ఎపర్చరు దగ్గర ఈ కారుగేషన్స్ ఉన్నాయి ఇది సైడ్ వ్యూ అని చెప్పవచ్చు కాని మనం వాస్తవానికి చూస్తే కారుగేషన్స్ అంటే కొంత భాగం లో లోహాలను తొలగిస్తున్నారని అర్థం కాబట్టి ఒక ప్లానర్ సర్ఫేస్ కారుగేషన్స్ ఇలా కనిపిస్తుంది కాబట్టి ఈ రెండు ఉపరితలాలపై ఇవి కారుగేషన్స్ అంటే ఈ భాగాలు లోహం తో కూడి ఉన్నవి కానీ భాగాల మధ్య ఇక్కడ లోహరహితంగా ఉంటాయి అది ఉపరితలం పై విస్తరించి ఉంది కాబట్టి మీరు మునుపటి ఉపన్యాసానికి ఈ భాగాన్ని జోడించండి ఈ రోజు మనం రిఫ్లెక్టర్ యాంటెన్నాతో ప్రారంభిస్తాము మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీస్ వద్ద ఎక్కువగా ఈ యాంటెన్నా ఉపయోగించబడుతుంది మరియు ఎక్కువగా శాటిలైట్స్ లింకులు ఈ రిఫ్లెక్టర్ యాంటెన్నా వ్యవస్థలను ఉపయోగిస్తాయి మీరు ఇక్కడ చూడగలిగే రిఫ్లెక్టర్ సిస్టమ్ యొక్క జ్యామితిని పారాబోలోయిడల్ గా చూస్తున్నాము ఎందుకంటే ఇది వాస్తవానికి కోనిక్ సెక్షన్ పారాబోలోయిడ్ ఈ అక్షం ద్వారా ఈ పారాబొలాయిడ్ ని తిప్పడం ద్వారా దీనిని పొందవచ్చు ఇది పారాబొలా యొక్క అక్షం అయితే మీరు దానిని తిప్పితే మీకు పారాబొలాయిడ్ వస్తుంది కాబట్టి రిఫ్లెక్టర్ అనేది పారాబొలాయిడ్ మనకు పారాబోలోయిడల్ ఫోకస్ వద్ద ఫీడ్ హార్న్ ఉంది ఇప్పుడు ఇక్కడ దయచేసి ఈ గీతను అర్థం చేసుకోండి ఎందుకంటే దీనిని మనం ప్లేన్ అని పిలుస్తాము ఎందుకంటే మీరందరూ చూసిన డిష్ యాంటెన్నా గురించి ఆలోచిస్తే ఇప్పుడు నేను ఒక అంచు నుండి మరొక అంచుకు తీసుకుంటే పారాబొలాయిడ్ కోసం ఆ ప్లేన్ వృత్తాకార డిస్క్ అవుతుంది ఇది ఒక ప్లేన్ దీనిని ఎపర్చరు ఉపరితలం అంటారు కాబట్టి వాస్తవానికి ఇది ఈ పారాబొలాయిడ్ విషయానికి వృత్తాకార డిస్క్ ప్లానార్ డిస్క్ అవుతుంది కాబట్టి వేగంగా వెళ్లే కిరణాలు ఇక్కడ నుండి వెళ్లిన తరువాత పారాబొలాయిడ్ నుండి ప్రతిబింబిస్థాయి అదే విధంగా ఇక్కడ అవి అక్షానికి సమాంతరంగా మారుతాయి ఇప్పుడు ఈ ఎపర్చరు యొక్క ఈ వ్యాసం 2a లేదా వ్యాసార్థం a ఇప్పుడు ఇది ఒక ముఖ్యమైన నిష్పత్తి ఎందుకంటే ఈ f బై 2a లేదా f బై d అనేది పారాబొలాకు ఒక స్పెసిఫికేషన్ ఎందుకంటే ఇది దాని రేడియేషన్ లక్షణాలను నిర్ణయిస్తుంది ప్రజలు దీనిని సాధారణంగా f బై d నిష్పత్తి అని పిలుస్తారు ఇప్పుడు మనం మొదట కనుగొనాలి ఎందుకంటే ఎపర్చరు ఫీల్డ్ డిస్ట్రిబ్యూషన్ నాకు తెలిస్తే ఇంతకుముందు పొందిన ఫలితాన్ని మనం ఉంచాలి అంటే ఈ ఎపర్చరులో ఫీల్డ్ డిస్ట్రిబ్యూషన్ నాకు తెలిస్తే ఫీల్డ్ ఏమిటో నేను చెప్పగలను ఫోరియర్ ట్రాన్స్ఫార్మర్ పద్ధతి ద్వారా మనం చూశాము కాబట్టి ఈ ఎపర్చర్స్ సమీకరణం ఏమిటో మనం తెలుసుకోవాలి ఇప్పుడు మనకు తెలిసిన పారాబోలా సమీకరణం నుండి ప్రాథమిక జ్యామితిని తీసుకుంటాము డ్రాయింగ్ యొక్క ఇతర భాగాల గురించి నేను తరువాత చెప్తాను నన్ను ఒక పారాబొలాను గీయనివ్వండి మరియు ఇది దాని పాయింట్ O అని చెప్పగలను దానిని ఫోకస్ అంటారు మరియు ఇక్కడ నుండి కిరణం ఫోకల్ ప్లేన్కు వస్తోందని అనుకుందాం మరియు సమాంతర కిరణం ఫోకల్ ప్లేన్ను కలిసే పాయింట్ ని Q అని పిలుద్దాం మరియు ఈ పాయింట్ ని P అని పిలుద్దాం ఇక్కడ కిరణం తాకింది ఇప్పుడు పారాబొలాస్ బేసిక్స్ నుండి ఒకవేళ మీకు గుర్తుంటే ఫోకస్ నుండి కోనిక్ విభాగం పైన ఏదైనా బిందువు వరకు ఉన్న దూరం అది ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది కోనిక్ సెక్షన్స్ కి రెండు ఫోకస్ లు ఉంటాయి ఆ పాయింట్ నుండి సెక్షన్ మీద ఒకవేళ మీరు ఈ రెండు పాయింట్స్ డిస్టెన్స్ ఫోకస్ లను జోడిస్తే ఒక ఎలిప్స్ ఉందని అనుకుందాం మరియు మీకు రెండు ఫోకస్ లు తెలుసు ఇది పాయింట్ ఈ రెండు దూరాల మొత్తం ఎల్లప్పుడూ 2 ఫోకస్కు సమానం ఇక్కడ అదే విషయం OP PQ 2f స్థిరంగా ఉంటుంది ఇప్పుడు ఈ కోణం తీటా అని మీరు జ్యామితి నుండి చూడవచ్చు ఈ కిరణాలు లేదా ఈ దూరం r అయితే ఇది r cos 𝚹 అవుతుంది కాబట్టి నేను r r cos 𝚹 2 f లేదా r 2 f 1 cos 𝚹 f sec2 𝚹2 అని చెప్పగలను ఇది r అంటే నేను ఇక్కడ r ను తీసుకుంటే సంబంధిత 𝚹 అని నేను చెప్పాల్సి ఉంటుంది మరియు ఈ సమీకరణం సంతృప్తి చెందుతుంది ప్రాథమికంగా పారాబొలాయిడ్ ఈ పాయింట్ r యొక్క లోకస్ సాధారణంగా హార్న్ ను ఫీడ్ వలె ప్రాధమిక ఫోకస్ లో ఉంచుతారు ఇప్పుడు ఇక్కడ విశ్లేషణ ఏమిటంటే వాస్తవానికి ఇది మైక్రోవేవ్ విషయం కాబట్టి మాక్స్వెల్ సమీకరణం నుండి బలమైన పునాదిని కలిగి ఉన్న రే ఆప్టిక్స్ అని మేము అనుకుంటాం వాస్తవానికి సర్ జగదీష్ బోస్ ఆప్టిక్స్ లో కూడా మాక్స్వెల్ వేవ్ సమీకరణాన్ని అనుసరిస్తుంది అని మొదటిసారిగా నిరూపించాడు ఎందుకంటే మాక్స్వెల్ స్పష్టంగా చెప్పలేదు అతను బహుశా ఈ లా ను ఆప్టిక్స్ కోసం చెల్లుబాటు అవ్వచ్చు అని కనుగొన్నాడు కాని సర్ జగదీష్ బోస్ దీనిని నిరూపించాడు మేము ఈ ఫీల్డ్ ల వద్ద రే ఆప్టిక్స్ సహాయం తీసుకుంటాము మరియు ఆ లా ఇక్కడ ఉంచబడవని తేలింది ఎందుకంటే వీటి తర్వాత పొందిన ఫలితాలు ప్రయోగాత్మక పరిశీలనలతో పూర్తిగా సరిపోతాయి కాబట్టి నేను తీసుకునే సంబంధిత ఫలితాలను బట్టి స్థానికంగా అన్ని వేవ్స్ లను ప్లేన్ వేవ్స్ అని పిలుస్తాను వాస్తవానికి రే ఆప్టిక్స్ లో ఇది మంచిది ఎందుకంటే వాటి వేవ్లెంగ్థ్ చాలా చిన్నది కానీ ఇక్కడ కూడా స్థానికంగా అన్ని కిరణాలు ఉన్నాయని మేము అనుకుంటాము మొదటి విషయం ఏమిటంటే వేవ్స్ ఒక కిరణంలో ప్రయాణిస్తాయి మనం ఇక్కడ కూడా ఊహిస్తాము వాస్తవానికి అది ట్యూబ్ ఆఫ్ రే అక్కడ మనకు బీమ్ ఉంది అందువల్ల ట్యూబ్ ఆఫ్ రే స్థానికంగా అవి ప్లేన్ వేవ్ మరియు హోమోజీనియస్ మాధ్యమం లో సరళ రేఖగా ప్రవర్తిస్తాయి బౌండరీ మధ్య మాధ్యమం లో అవి స్నెల్ లా ప్రకారం టాంజెంట్ ప్లేన్ వద్ద ప్రతిబింబిస్తాయి లేదా రిఫ్రాక్ట్ అవుతాయి మరియు ఫ్రెస్నెల్ రిఫ్లెక్షన్ కోఎఫీసియంట్ మంచిది పవర్ అనేది ఫ్లక్స్ ట్యూబ్లో ప్రవహిస్తున్నట్లుగా చూస్తారు మరియు ఒక ఫ్లక్స్ ట్యూబ్ సంపూర్ణంగా నిర్వహించే ఉపరితలంerfectly conducting surface నుండి ప్రతిబింబిస్తే ప్రతిబింబించే ఫ్లక్స్ ట్యూబ్లోని శక్తి ఫ్లక్స్ ట్యూబ్లో ఇన్సిడెంట్ అయిన దానితో సమానం ఇవన్నీ మీకు తెలిసిన ఫలితాలు విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రాలు ఫ్లక్స్ ట్యూబ్ ల వెంట ప్రవహిస్తాయని నేను చెప్తున్నాను విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రాలు కిరణాలకు పరస్పరం పర్పెన్డికులర్ మరియు ఆర్తోగోనల్గా ఉంటాయి ఎందుకంటే కిరణాలు ప్రాపగేట్ అవుతున్న దిశ కారణంగా ఇలా ఉంటాయి ఇది ప్లేన్ తరంగాలు కాబట్టి విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రాలు వీటికి ఆర్తోగోనల్ గా ఉంటాయి మరియు పారాబొలాయిడ్ ఉపరితలం వద్ద ఫోకస్ నుండి వచ్చే అన్ని కిరణాలు ప్రబింబించి అక్షానికి సమాంతరంగా మారతాయి అంచుల వద్ద కిరణాలు డైఫ్రాక్ట్ అవుతాయి కాని ఈ విశ్లేషణలో డైఫ్రాక్షన్ యొక్క ప్రభావాన్ని మేము విస్మరిస్తాము ఎపర్చరు ఒక ప్లేన్ అని నేను ఇప్పటికే చెప్పాను ఈ సందర్భంలో ఇది ఉపరితలం ముందు వృత్తాకార డిస్క్ ఇప్పుడు ఇవన్నీ చెప్పిన తరువాత నా అసలు ఉద్దేశ్యం ఏమిటంటే మేము ఇప్పటికే హార్న్ యాంటెన్నాను చూశాము కాబట్టి వ్యాసార్థం తెలుసు అనుకుందాం ఫీడ్ హార్న్ యొక్క రేడియేషన్ సరళి మనకు తెలుసు కాని రిఫ్లెక్టర్ ద్వారా రేడియేటెడ్ ఫీల్డ్కు ఏమి జరుగుతుందో లెక్కించడానికి ఈ ఎపర్చరులో ఈ ఫీల్డ్ డిస్ట్రిబ్యూషన్ని కనుగొనాలి కాబట్టి ఫీడ్ యొక్క ఈ శక్తి రేడియేషన్ సరళి నాకు తెలిస్తే ఎపర్చరు ఫీల్డ్ డిస్ట్రిబ్యూషన్ ఏమిటో మేము ఇప్పుడు వివరించాము ఇది మా మొదటి పని అవుతుంది కానీ దీనికి ముందు నేను మీకు రెండు స్లైడ్లను చూపించాలనుకుంటున్నాను నేను ఫ్లక్స్ ట్యూబ్ లో రిఫ్లెక్షన్ గురించి చెప్పాలనుకుంటున్నాను ప్లేన్ రిఫ్లెక్టర్ ఉంటే ఇది ఫ్లక్స్ ట్యూబ్ లో ఇన్సిడెంట్ అయి నది మరియు ఇది ఫ్లక్స్ ట్యూబ్ లో రిఫ్లెక్ట్ అయినది ఇది కేంద్ర కిరణం ఇతర కిరణాలు ఉన్నాయి ఇవి రెండు ఎడ్జ్ కిరణాలు కాబట్టి E మరియు H ఫీల్డ్ అవి ఆర్తోగోనల్ అని మీరు చూస్తారు కాబట్టి E H మరియు కిరణం ట్రిప్లెట్ ని ఏర్పరుస్తాయి కాబట్టి ఇది ప్లేన్ రిఫ్లెక్టర్కానీ మాకు ప్లేన్ రిఫ్లెక్టర్ లేదు కాబట్టి కొన్ని తదుపరి స్లైడ్ లను చూద్దాము మన కేసు ఇలా ఉంటుంది మనకు ఇన్సిడెంట్ ట్యూబ్ ఉంది అప్పుడు ఆ ఇన్సిడెంట్ ట్యూబ్ ఒక కిరణంలో ఇక్కడకు వెళ్తుంది అని చూపబడింది కానీ వాస్తవానికి ఇక్కడ కూడా ట్యూబ్ ఉంటుంది మరియు ఇన్సిడెంట్ ట్యూబ్ విషయం మరియు ప్రతిబింబించే ట్యూబ్ మొత్తం పవర్ కన్సర్వ్ అవ్వాలి ఎందుకంటే ఇది మేము ఒక కండక్టింగ్ ఉపరితలం అని ఊహిస్తున్నాము దానితో నేను మళ్ళీ ఇక్కడకు వెళ్తాను ఇప్పుడు ఈ పారాబొలాయిడ్ రిఫ్లెక్టర్ను విశ్లేషించడానికి రెండు మార్గాలు ఉన్నాయని మీరు చూస్తున్నారు ఒకటి నేను లెక్కించే ఎపర్చరు ఫీల్డ్ మరియు ఎపర్చరు ఫీల్డ్ నుండి మనకు ఫార్ ఫీల్డ్ ఏమిటో తెలుసు అది మనం అంతకుముందు ఉపన్యాసాలలో అధ్యయనం చేశాము కానీ ఈ పారాబొలాయిడ్ రిఫ్లెక్టర్ వద్ద కరెంట్ ఏమిటో కూడా తెలుసుకోగలనని మీకు చెప్పగలిగే వ్యక్తులు కూడా ఉన్నారు ఎందుకంటే ఇది ఎపర్చరు సమస్య కాదు ఎందుకంటే ఇది నిజమైన పారాబొలాయిడ్ కండక్టింగ్ సర్ఫేస్ కాబట్టి నేను ఇక్కడ కండెక్షన్ కరెంట్ ని కనుగొనగలను మరియు దాని నుండి నేను దానిని కనుగొనగలను ఇక్కడ రెండు పద్ధతులు ఉన్నాయి దీనిని ఇండ్యూజ్డ్ కరెంట్ పద్ధతి అంటారు దీని ద్వారా వైర్ యాంటెనాలు విశ్లేషించబడతాయి ఈ ఎపర్చరును కూడా విశ్లేషించవచ్చు అందుకే ఇక్కడ మనం ఫీల్డ్ నుండి ఎపర్చరు ఫీల్డ్ పద్ధతిని తీసుకుంటాము ఎందుకంటే ప్లానర్ యాంటెన్నాల కోసం మనం ఏమి పొందామో వివరించడానికి ఇది మాకు సహాయపడుతుంది కాబట్టి దాని కోసం నేను దానిని పరిచయం చేద్దాం అనుకుంటున్నాను gθφ అనేదిఫోకస్ వద్ద ఉన్న ఫీడ్ యొక్క పవర్ యాంగులర్ రేడియేషన్ నమూనా అని అనుకుందాం ఇది వాస్తవానికి హార్న్ యాంటెన్నా మేము హార్న్ అని చెప్పడం లేదు ఎందుకంటే ఇతర విషయాలు కూడా ఉండవచ్చు కానీ ఎక్కువగా అన్ని సందర్భాల్లో ఇది హార్న్ గా ఉంటుంది కాబట్టి gθφ అనేది పవర్ యాంగులర్ లాంటిది ఎందుకంటే ఇది తీటా ఫై పరంగా వ్యక్తీకరించబడిందని నేను చెప్తున్నాను కాబట్టి gθφ బై r స్క్వేర్ అనేది ఫీడ్ ద్వారా రేడియేట్ చేయబడిన పవర్ పర్ యూనిట్ ఏరియా అవుతుంది అని నేను చెప్పగలను ఇప్పుడు యాంగులర్ వెడల్పు dθ dφ కలిగిన ఫ్లక్స్ ట్యూబ్లోని ఇన్సిడెంట్ అయిన పవర్ ఎంత ఇప్పుడు మనకు ఇవి ఉన్నాయని నేను చెబుతున్నానని మీరు చూస్తున్నారు ఇది dθ మరియు అజిముతల్ ప్లేన్ లో dφ ఉంటుంది కాబట్టి ఆ ట్యూబ్ లో Piθ φ అని పిలువబడే పవర్ ఎంత ఉంది కాబట్టి నాకు ఇవి తెలుసు నేను సులభంగా లెక్కించగలను కాబట్టి Piθ φ అనేది gθ φr స్క్వేర్ ఇంటూ ఆ యాంగులర్ స్టీప్ లో ఉన్న ఏరియా అవుతుంది మరియు ఆ ఏరియా ఏమిటో నేను చెప్పగలను ఒకటి r sinθ dθ మరొకటి r dφ కాబట్టి ఇది వాస్తవానికి వచ్చింది ఈ r రద్దు చేయబడుతుందని మీరు చూస్తారు ఇప్పుడు ఆప్టిక్స్ లా ప్రకారం ఇదే పవర్ ప్రతిబింబించిన ఫ్లక్స్ ట్యూబ్లో కనిపించాలి మరియు ప్రతిబింబించే ఫ్లక్స్ ట్యూబ్ కోసం మీరు దీనిని చూస్తారు ఈ పవర్ dθ dφ ఇక్కడ కి వెళ్లిందని అనుకుందాం ఇది ఇన్సిడెంట్ ట్యూబ్ ఇప్పుడు ఇది ప్రతిబింబించే టప్పుడు ఆ భాగాన్ని అది ఆక్రమించుకుంటుంది మీరు కేంద్రం నుండి దూరం ఈ వేరియబుల్ ρ అని అంటాము ఇది ఒక సీలిండ్రికల్ రకం అవుతుంది కాబట్టి dρ dφ ఉంది ఎందుకంటే ఇప్పుడు ఇంకా తీటా లేదు ఎందుకంటే ఇది ఇప్పుడు సరళ కిరణాలుగా మారింది కాబట్టి dρ dφ దిశలో dρ dφ ని కలిగి ఉన్న స్టీప్ లో ఈ రెండు పారామితుల యొక్క వైవిధ్యం పవర్ ఎంత ఉన్నా అది సమానంగా ఉండాలి ఎపర్చరు ఉపరితలంపై వెడల్పు dρ యొక్క ప్రతిబింబించిన ఫ్లక్స్ ట్యూబ్లో అదే పవర్ కనిపించాలి అని నేను చెప్పగలను ఇది సమానంగా ఉండాలని నేను చెప్పగలను మరియు అది ఎపర్చరు ఉపరితలంలో పవర్ డెన్సిటీ పర్ యూనిట్ ఏరియా ని ఉత్పత్తి చేస్తుందని అనుకుందాం ఇది ఉపరితలంలోని పవర్ డెన్సిటీ పర్ ఎపర్చరు ఏరియా ని ఉత్పత్తి చేస్తుంది మరియు నేను దానిని మార్చనివ్వండి ఈ Pρ φ అనేది రిఫ్లెక్టెడ్ పవర్ డెన్సిటీ లేదా పవర్ పర్ యూనిట్ ఏరియా ఎపర్చరు ఉపరితలంపై వెడల్పు dρ అజిముత్ dφ లో యాంగులర్ వ్యాప్తి లోపల ప్రతిబింబించే పవర్ కాబట్టి మొత్తం పవర్ Pρ φdρρ dφPiθ φకు సమానంగా ఉండాలి కాబట్టి ఈ Piθ φని నేను gθ φ sinθ dθ dφ కి సమానం అని చూపించాను నేను Pρ φ ను వ్రాస్తాను అది Pρ φ r sinθ dρ dφ gθ φsinθ dθ dφ అవుతుంది నేను దీనిని మొదట సరళీకృతం చేద్దాం ఇది Pρ φ gθ φ1r dθdρ అవుతుంది ఇప్పుడు ఈ dρ dθ ను అంచనా వేయాలి ρ మరియు θ మధ్య సంబంధం ఏమిటో నాకు తెలుసు కాబట్టి నాకు ρ r sinθ 2f sinθ 1cosθ అవుతుంది r విలువ మరియు నేను 2f ను ఉంచగలను కాబట్టి అది స్థిరంగా మారుతుంది లేకపోతే r ఒక వేరియబుల్ అవుతుంది కాబట్టి dρ dθ అనేది 2f 1cosθ కి సమానం అవుతుంది ఇప్పుడు మరికొంత సరళీకృతం చేస్తే 1 cosθ sinθ 2f ρ అని చెప్పగలను కాబట్టి మీరు 1 cosθ2 sin2θ1 cosθ2 sin2θ 4f2 ρ24f2 ρ2 కూడా వ్రాయవచ్చు మనకు 1 r1 cosθ 2f ను పెడితే చివరకు నేను Pρ φ gθ φ 16f2 4f2 ρ2 అని వ్రాయగలను కాబట్టి ఎపర్చరు వద్ద పవర్ డెన్సిటీ ఏమిటో నేను కనుగొన గలిగే వ్యక్తీకరణ ఇది నాకు gθφ తెలుసు మిగతావన్నీ స్థిరంగా ఉన్నాయని నాకు తెలుసు కాబట్టి ఒక నిర్దిష్ట ρ వద్ద మీరు అడిగితే ఆ విలువను ఉంచే పవర్ డెన్సిటీ ఏమిటో నేను మీకు చెప్పగలను అంటే పవర్ ఎపర్చరులోని అన్ని పాయింట్ల వద్ద ఇది సర్కులర్ డిస్క్ అవుతుంది నాకు ఇప్పుడు పవర్ డెన్సిటీ తెలుసు కాబట్టి నా ρ అనేది 0 నుండి a లేదా 0 నుండి ప్లస్ a నుండి మైనస్ a వరకు మారుతుంది అని చెప్పవచ్చు నేను ఉంచాను మరియు నేను పొందాను ఇప్పుడు నాకు యాంటెన్నాపై పవర్ డిస్ట్రిబ్యూషన్ తెలుసు ఇప్పుడు ఇక్కడ నుండి మీరు చూసిన కొన్ని విషయాలను ఇది ఎల్లప్పుడూ మంచిది లేదా మేము చూడలేదు అని చెప్పవచ్చు కాని దయచేసి గమనించండి మేము సమయం లేకపోవడం వల్ల చేయలేకపోతున్నాము ఒక ఎపర్చరు ఏకరీతిలో ఇల్యూమినేట్ అయితే అది మాకు గరిష్ట రేడియేషన్ ని ఇస్తుంది అంటే రేడియేషన్ విస్తృత వైపు దిశలో మరియు పీక్స్ లలో ఉంటుంది వాస్తవానికి అర్రే థియరీ భావన నుండి మీరు అర్రే ఎలిమెంట్లను ఏకరీతిలో ఇల్యూమినేట్ చేస్తే పీక్ ని పొందుతారని మీరు చూడవచ్చు ఇతర సందర్భాల్లో మీకు లభించవు ఎందుకంటే అన్నీ వరుసగా జోడించబడతాయి పంపిణీ చేయబడిన పద్ధతిలో అదే విషయాన్నీ మీరు ఒకే దశ లో పంపిణీ చేస్తే అదే వ్యాప్తితో ఏకరీతిలో ఇల్యూమినేట్ చేస్తే అప్పుడు మీరు విస్తృత వైపున ఎక్కువ పీక్ ని పొందుతారు ఇది ఎల్లప్పుడూ కావాల్సినది ఎందుకంటే ఇది మీకు గరిష్ట డైరెక్టివిటీ ని ఇస్తుంది ఎల్లప్పుడూ ఇది ఒక కల కాబట్టి నేను Pρφ ని ఏకరీతిగా చేయాలనుకుంటే మీరు gθφ అనేది sec4θ2 కు అనులోమానుపాతంలో ఉండాలని చూడవచ్చు ఎందుకంటే వాస్తవానికి ఈ సంబంధం ఏమిటంటే 1cosθ2f అక్కడ కోణాన్ని ఉంచడం ద్వారా లేదా gθφ ఫీడ్ ఏకరీతిగా ఉందని అనుకుందాం మీకు ఏకరీతి రేడియేషన్ ఇచ్చే ఫీడ్ అప్పుడు Pρφ అనేది 16f2 4f2 ρ2 అనులోమానుపాతంలో ఉంటుంది ఇది ఏమీ కాదు ఇది 1cosθ2 అవుతుంది మేము దానిని చూస్తాము అలా అయితే నేను మీకు వ్రాస్తాను gθφ స్థిరంగా ఉంటే ఈ Pρ φ ఈ వ్యక్తీకరణ నుండి Pρ φ∝ 1cosθ2 4 cos4 θ 2 అవుతుంది అంటే ఎపర్చరు ఏకరీతిలో ప్రకాశించబడదని అది చెబుతుంది ఒక డిస్ట్రిబ్యూషన్ ఉంది మరియు గరిష్ట ఎపర్చరు ఫీల్డ్ ఎక్కడ ఉంది అది స్పష్టంగా పవర్ గా ఉంటుంది స్పష్టంగా θ 0 వద్ద ఉంటుంది కాబట్టి సెంటర్ తో పోలిస్తే ఎపర్చరు యొక్క అంచులు వద్ద ఇక్కడ నేను గరిష్ట రేడియేషన్ పొందుతాను మరియు ఇక్కడ నాకు కనీస రేడియేషన్ లభిస్తుంది కాబట్టి రిఫ్లెక్టెడ్ టర్మ్ లో ప్రజలు దీనిని ఆమ్ప్లిట్యూడ్ లో ఒక టేపర్ ఉంది అని అంటారు ఇప్పుడు ఇది కావాల్సినది కాదు మనం Pρ φ స్థిరంగా ఉండాలని కోరుకుంటున్నాము కాబట్టి మీ gθ φ అనేది sec4 θ 2 కు అనులోమానుపాతంలో ఉండే ఫీడ్ నమూనా ఇప్పుడు ఆ gθ φ sec4 θ 2 కి అర్థం ఏమిటి అంటే θ 0 కి సమానం అంటే సెంట్రల్ లొకేషన్ లో secθ అనేది 1 అవుతుంది మరియు ఇతర ప్రదేశాలకు అంటేఅంచు వద్ద ఈ విలువ చాలా ఎక్కువ ఇప్పుడు వాస్తవానికి అదే జరుగుతుంది అంటే ఈ 90 డిగ్రీల దిశలలో ఇది చాలా ఎక్కువ పవర్ ని కలిగి ఉందని మేము చెబుతున్నాము మరియు దీనిలో చాలా తక్కువ పవర్ ఉంది అంటే ఇక్కడ కనిష్టంగా ప్రసరించడం జరుగుతుంది అందువల్ల చాలా పవర్ ని కోల్పోతామని మేము చెప్తాము రిఫ్లెక్టర్ ఆ పవర్ ని అంతరాయం కలిగించదు దానిని స్పిల్ ఓవర్ లాస్ అంటారు దాని గురించి తరువాత చెప్తాము ఇది అంతలా కావాల్సినది కాదు ఇది ఆప్టిమం అని అర్థం కానీ ఇది కావాల్సినది కాదు మరియు ఆచరణాత్మకంగా మేము అలా చేయలేము ఎందుకంటే ఇది ఎక్కువ స్పిల్ ఓవర్ లాస్ కి దారితీస్తుంది ఇది ఖచ్చితంగా మాకు చాలా ఎక్కువ డైరెక్టివిటీని ఇస్తుంది నేను చేసే ఈ ఎంపిక చాలా ఎక్కువ డైరెక్టివిటీని ఇస్తుంది కాని ఎఫిసియన్సీస్ ఆ డైరెక్టివిటీని తగ్గిస్తాయి ఇది జరగలేదని మేము చూస్తాము మరియు ఇక్కడ కూడా నేను యాంగిల్ ఏమిటో చెబుతాను ఎందుకంటే నేను ఈ పారాబొలాయిడ్ రిఫ్లెక్టర్ను ఈ φ2 వచ్చేలా చేయగలనని మీరు చూస్తారు కాని మేము అలా చేయము ఎందుకంటే అప్పుడు మా ఎపర్చరు చాలా చిన్నదిగా మారుతుంది అది నిర్దిష్ట యాంగిల్ వరకు ఉంటుంది కాబట్టి దీనిని యాంగులర్ ఎపర్చరు అని పిలుస్తారు అంటే నాకు పారాబొలాయిడ్ ఉంటే ఈ యాంగిల్ ని Ѱ2 అని పిలుస్తాను ఈ యాంగిల్ కూడా Ѱ2 గా ఉంటుంది అంటే పారాబొలాయిడ్ యొక్క యాంగులర్ ఎపర్చరు Ѱ కాబట్టి ఆ సమయంలో ρ యొక్క విలువ ఏమిటి ρ a ఎక్స్ట్రీమ్ పాయింట్ లేదా అంచు వద్దపారాబొలాయిడ్ యొక్క ఎక్స్ట్రీమ్ పాయింట్ లేదా అంచు వద్ద ρ ఖచ్చితంగా వాటి a కి సమానం అవుతుంది మరియు 2f sinѰ21 cosѰ2 2f tanѰ4 ఇది పారాబొలోయిడల్ సమీకరణం ప్రాథమికంగా మీరు ఈ Ѱ మొత్తం విషయాన్ని నియంత్రిస్తున్నారని నేను చూశాను కాబట్టి ప్రజలు కూడా కొన్నిసార్లు ఈ మొత్తం విషయాన్ని f d ద్వారా స్పెసిఫై చేస్తారు d అంటే 2f కాబట్టి f 2a అంటే ఏమిటి కాబట్టి కొన్నిసార్లు యాంగులర్ ఎపర్చర్ fd రేషియో పేర్కొనబడితే పారాబొలాయిడ్ యొక్క యాంగులర్ ఎపర్చరు ఏమిటో నేను కనుగొనగలను ఇక్కడ నేను చివరికి అమ్ప్లిట్యూడ్ టేపర్ ఎపర్చరు ఫీల్డ్లోని యాంప్లిట్యూడ్ టేపర్ ని చూస్తాము ఇవి డైరెక్టివిటీని తగ్గిస్తాయి ఎందుకంటే ఇది బీమ్ విడ్త్ ను పెంచుతుంది డైరెక్టివిటీని తగ్గిస్తుంది కాబట్టి ఇది కావాల్సినది కాదు కానీ ఎపర్చరు ఫీల్డ్లోని యాంప్లిట్యూడ్ టేపర్ సైడ్ లోబ్ స్థాయిని కూడా తగ్గిస్తుంది ఇది మేము తరువాత చూపిస్తాము ఇప్పుడు ఇది సమస్య ఇది డిజైనర్ల సమస్య నేను ఎంత యాంప్లిట్యూడ్ టేపర్ ఇవ్వాల్సి ఉంటుంది ఒక వైపు ఇది డైరెక్టివిటీని తగ్గిస్తుంది మరొక వైపు సైడ్ లోబ్ స్థాయిని తగ్గిస్తుంది ఇప్పుడు కమ్యూనికేషన్ సమస్యలో సాధారణంగా ఈ సైడ్ లోబ్ స్థాయి తగ్గింపు మరింత ముఖ్యమైనది అంటే మీకు సమీపంలో ఇంటర్ఫియర్ ఉంటే ఆ ప్రదేశానికి మీరు ఒక సైడ్ లోబ్ను ఉంచాలనుకుంటున్నారు ఎందుకంటే ముఖ్యంగా కమ్యూనికేషన్లో డైరెక్టివిటీ లేదా ఎస్ఎన్ఆర్ సరిపోతుంది డైరెక్టివిటీ అనేది అంత ముఖ్యమైనది కాదు ఎందుకంటే దీని వలన తక్కువ గెయిన్ వస్తుంది అది నిరూపించబడింది కాని అక్కడ రాడార్ రకమైన అనువర్తనాలలో డైరెక్టివిటీ ప్రధాన విషయం మరియు సాధారణంగా ఇతర వాటి నుండి ఇంటర్ఫేరన్స్ ను పరిగణ లోకి తీసుకోరు కాబట్టి వాస్తవానికి ఇది టేపర్ యొక్క ఆప్టిమమ్ విలువ ఏమిటి తద్వారా నేను గరిష్ట విలువను పొందగలను కానీ ఈ విషయం గుణాత్మకంగా ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి ఎందుకంటేఇది ఎప్పుడూ డిజైనర్ సందిగ్ధత చెందుతాడు ఇది ముఖ్యం నేను ఇప్పుడు ఇంజనీరింగ్ యొక్క మా మొత్తం అధ్యయనానికి సంక్షిప్తము గా చెప్తున్నాను వాస్తవానికి తదుపరి ఉపన్యాసాలలో ఇంజనీర్ వీటి మధ్య ఎలా రాజీ పడతాడు అనే దాని గురించి చర్చిస్తాము నేను ఇక్కడ ఆపుతాను ఇప్పుడు మనం చూసే తదుపరి ఉపన్యాసంలో ఎపర్చరు ఫీల్డ్ తెలిసినప్పుడు ఈ యాంటెన్నా యొక్క డైరెక్టివిటీ ఏమిటో మనం కనుగొంటాము ధన్యవాదాలు